వర్కింగ్ డిస్క్లోసర్ అనేది ప్రయర్ ఆర్ట్ సెర్చ్ చేయటానికి మరియు పేటెంట్ దరఖాస్తును రూపొందించడానికి పునాదిగా భావించబడుతుంది వర్కింగ్ డిస్క్లోసర్ అనేది ప్రయర్ ఆర్ట్ సెర్చ్ చేయటానికి మరియు పేటెంట్ దరఖాస్తును రూపొందించడానికి పునాదిగా భావించబడుతుంది ఇప్పుడు దీన్ని ఇన్వెన్షన్ డిస్క్లోషర్ ఫారం అనేది ఒక ఆవిష్కరణకు సంబంధించిన మేధోసంపత్తిని గుర్తించడానికి మరియు అర్ధం చేసుకోడానికి ఒక ప్రాథమిక పత్రం ఇప్పుడు దీన్ని ఇన్వెన్షన్ డిస్క్లోషర్ ఫారం అనేది ఒక ఆవిష్కరణకు సంబంధించిన మేధోసంపత్తిని గుర్తించడానికి మరియు అర్ధం చేసుకోడానికి ఒక ప్రాథమిక పత్రం ఆవిష్కరణ యొక్క పరిధిని అర్థం చేసుకోవడానికి మరియు దానిని ప్రాక్టికల్ గా ఎంత వరకు వాడవచ్చో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది ఆవిష్కరణ యొక్క పరిధిని అర్థం చేసుకోవడానికి మరియు దానిని ప్రాక్టికల్ గా ఎంత వరకు వాడవచ్చో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది ఇప్పుడు ఒక ఇన్వెన్షన్ డిస్క్లోషర్ ఫారంలలో దాని మార్కెట్ వాల్యుయేషన్ మరియు లైసెన్సింగ్ గురించిన వివరాలు కూడా ఉంటాయి ఇప్పుడు ఒక ఇన్వెన్షన్ డిస్క్లోషర్ ఫారంలలో దాని మార్కెట్ వాల్యుయేషన్ మరియు లైసెన్సింగ్ గురించిన వివరాలు కూడా ఉంటాయి ఇదంతా ఇన్వెన్షన్ డిస్క్లోషర్ ఫారం ద్వారా చేయలేక పోతే మరొక మార్గం ఆవిష్కర్తను ఇంటర్వ్యూ చేయడం ఇదంతా ఇన్వెన్షన్ డిస్క్లోషర్ ఫారం ద్వారా చేయలేక పోతే మరొక మార్గం ఆవిష్కర్తను ఇంటర్వ్యూ చేయడం ఇప్పుడు ఇది వ్యక్తిగతంగా లేదా ఫోన్ ద్వారా చేయవచ్చు ఇప్పుడు ఇది వ్యక్తిగతంగా లేదా ఫోన్ ద్వారా చేయవచ్చు ఇది వరుస ప్రశ్నల ద్వారా కావచ్చు మరియు మీకు లభించే సమాధానాల ఆధారంగా మీరు మరిన్ని ప్రశ్నలను అడగవచ్చు ఇది వరుస ప్రశ్నల ద్వారా కావచ్చు మరియు మీకు లభించే సమాధానాల ఆధారంగా మీరు మరిన్ని ప్రశ్నలను అడగవచ్చు మీరెలా ఇంటర్వ్యూ చేసినా దాని ఉద్దేశ్యం డిస్క్లోషర్కు కావలసిన మొత్తం సమాచారం మీ వద్ద ఉందని నిర్ధారించుకోవడం మీరెలా ఇంటర్వ్యూ చేసినా దాని ఉద్దేశ్యం డిస్క్లోషర్కు కావలసిన మొత్తం సమాచారం మీ వద్ద ఉందని నిర్ధారించుకోవడం ప్రయర్ ఆర్ట్ సెర్చ్ ను సమర్థవంతంగా చేయడానికి మరియు పేటెంట్ స్పెసిఫికేషన్ యొక్క ముసాయిదాను ప్రారంభించడానికి ఇది మీకు ఉపయోగపడాలి ప్రయర్ ఆర్ట్ సెర్చ్ ను సమర్థవంతంగా చేయడానికి మరియు పేటెంట్ స్పెసిఫికేషన్ యొక్క ముసాయిదాను ప్రారంభించడానికి ఇది మీకు ఉపయోగపడాలి ఇప్పుడు ఇంటర్వ్యూలో చేయాల్సిన మొదటి పని ఇన్వెన్షన్ డిస్క్లోషర్ ఫారంల నుండి వేరుచేయడంపై దృష్టి ఉండాలి ఇప్పుడు ఇంటర్వ్యూలో చేయాల్సిన మొదటి పని ఇన్వెన్షన్ డిస్క్లోషర్ ఫారంల నుండి వేరుచేయడంపై దృష్టి ఉండాలి ఇప్పుడు క్లెయిమ్ ను రూపొందించడంలో కీలకమైన ఇన్వెంటివ్ స్టెప్ కాకుండా ఆవిష్కరణ యొక్క వివరణ మరియు నేపథ్యం గురించి కూడా సమాచారం పొందుతారు ఇప్పుడు క్లెయిమ్ ను రూపొందించడంలో కీలకమైన ఇన్వెంటివ్ స్టెప్ కాకుండా ఆవిష్కరణ యొక్క వివరణ మరియు నేపథ్యం గురించి కూడా సమాచారం పొందుతారు ఒక సాంకేతిక రంగంలోని జ్ఞానాన్ని బహిర్గతం చేసే పత్రం లేదా సమాచార భాగాన్ని మీరు ఆవిష్కర్త నుండి తీసుకోవచ్చు ఒక సాంకేతిక రంగంలోని జ్ఞానాన్ని బహిర్గతం చేసే పత్రం లేదా సమాచార భాగాన్ని మీరు ఆవిష్కర్త నుండి తీసుకోవచ్చు మనం దీన్ని డొమైన్ వ్యాసం అని పిలుస్తాం మనం దీన్ని డొమైన్ వ్యాసం అని పిలుస్తాం దీని ద్వారా మనం ఈ ఆవిష్కరణకు సంబందించిన అన్ని విషయాలను బాగా అర్థం చేసుకుంటాo దీని ద్వారా మనం ఈ ఆవిష్కరణకు సంబందించిన అన్ని విషయాలను బాగా అర్థం చేసుకుంటాo ఒక ఆన్లైన్ ప్రశ్నాపత్రంకు క్లయింట్ ఇచ్చిన ప్రత్యుత్తరం ఆధారంగా ద్వారా కూడా మీరు మీ సమాచారాన్ని పొందవచ్చు ఒక ఆన్లైన్ ప్రశ్నాపత్రంకు క్లయింట్ ఇచ్చిన ప్రత్యుత్తరం ఆధారంగా ద్వారా కూడా మీరు మీ సమాచారాన్ని పొందవచ్చు ఇంకా ఏమైనా అనుమానాలుంటే మీరు తదుపరి ప్రశ్నలు అడుగుతారు ఇంకా ఏమైనా అనుమానాలుంటే మీరు తదుపరి ప్రశ్నలు అడుగుతారు ఇది ఈమెయిల్ల మార్పిడి ద్వారా కూడా కావచ్చు ఇది ఈమెయిల్ల మార్పిడి ద్వారా కూడా కావచ్చు కానీ ఆన్లైన్ ప్రశ్నాపత్రం ద్వారా కూడా ఇది సాధ్యమే కానీ ఆన్లైన్ ప్రశ్నాపత్రం ద్వారా కూడా ఇది సాధ్యమే ఇప్పుడు మీరు కొన్ని విస్తృత ప్రశ్నలను అడగవచ్చు ఇప్పుడు మీరు కొన్ని విస్తృత ప్రశ్నలను అడగవచ్చు ఆవిష్కరణ రంగాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు ఆవిష్కరణ రంగాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు మునుపటి ప్రశ్నల నుండి మీరు అందుకున్న సమాధానం ఆధారంగా మీరు తదుపరి ప్రశ్నలను అడగవచ్చు మునుపటి ప్రశ్నల నుండి మీరు అందుకున్న సమాధానం ఆధారంగా మీరు తదుపరి ప్రశ్నలను అడగవచ్చు ఇప్పుడు మీరు దీని నమూనాను చూడాలనుకుంటే ఈ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వవచ్చు మరియు ఒక నమూనా ఎలా పనిచేస్తుందో చూడవచ్చు ఇప్పుడు మీరు దీని నమూనాను చూడాలనుకుంటే ఈ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వవచ్చు మరియు ఒక నమూనా ఎలా పనిచేస్తుందో చూడవచ్చు